మళ్లీ తిరిగి జనరేటర్ పవర్ లిమిట్స్ కు రండి అందువల్ల ఈ విషయంలో మీకు కొంచెం అర్థమై ఉండాలి ఎందువలన అంటే మీరు సమస్యను సాధించేటప్పుడు మీకు తెలుస్తుంది ఇది IC's అని మనం సరళరేఖ తీసుకున్నాం ఎందువల్ల అంటే అది పరిమాణం ఖరీదు లక్షణం కాబట్టి అందువల్ల ఇదే మీ IC1 ఇదేమి కనిష్ట పరిమితి అది వచ్చి 𝑃𝑔1max ఇది అసలు వచ్చి 𝑃𝑔1min నేను ఇక్కడ ఇది రాయలేదు అయినా మీరు అర్థం చేసుకోండి ఇది వచ్చి 𝑃𝑔1min అదేవిధంగా అది వచ్చి వేరే ICఅది వచ్చి 𝑃𝑔2max అయితే ఇది వచ్చి మీ 𝑃𝑔2min మరియు ఒక వేళ ఇది IC3 వల్ల అయితే దాని ఇంక్రిమెంటల్ ఖరీదు మూడు అవుతుంది అయితే గరిష్ట లిమిట్ 𝑃𝑔3max అయితే కనిష్ట లిమిట్ వచ్చి 𝑃𝑔3min అవుతుంది ఇప్పుడు అన్ని జనరేటర్లు అయితే ఆపరేట్ అవ్వాలి లేదా మీరు పిలిచే λ కు సమానం అవ్వాలి అయితే ఇక్కడ అ ఏదైనా విలువ ఇచ్చారు అనుకుందాం అదే ఇక్కడ ఇంక్రిమెంటల్ ఖరీదు λ అదేవిధంగా ఏదో ఒక విలువ λ1 అందువల్ల ఈ విషయంలో అన్నీ జనరేటర్లు కూడా మీ ప్రకారం పని చేస్తాయి మరియు అన్నీ కూడా λ బేస్ కు సమానం అవుతాయి ఇప్పుడు ఇదే మీ Pgi ఈ పక్కన ఉండేది Pgi అదే మీరు పిలిచే పవర్ జనరేషన్ ఫర్ 'i'th యూనిట్ అయితే ఇక్కడ ప్రశ్న ఏమిటంటే ఒకవేళ లోడ్ పెరిగితే మీ జనరేటర్ శక్తి కూడా పెరుగుతుంది అంటే దాని అర్థం ఈ λ లైను వాళ్లు సమానమైన λ గా నిర్వర్తిస్తారు మీరు పైకి జరపండి మీరు పైకి జరపండి అది అలా వచ్చినప్పుడు ఏదో ఒక విలువ వద్ద ఆ విలువ λ2 అయితే అది జనరేటర్ 3 యొక్క గరిష్ట లిమిట్ ను తాకుతుంది ఇదేమీ Pg3max అయితే ఒకసారి అది ఆ లిమిట్ ను తాకితే ఆ సమయంలో మీరు మీ జనరేషన్ ను సెట్ చేసుకోవాలి అదే మీరు పిలిచే Pg3 Pg3max దీని తర్వాత మీకు పెరగడం ఉండదు మీరు ఏమీ చేయలేరు ఎందువల్ల అంటే ఇదే గరిష్ట లిమిట్ మళ్లీ మీరు పైకి జరిపారు అనుకుందాం అప్పుడు ఉదాహరణకు లోడు పెరిగింది అనుకుందాం దానిని λ3 అనుకుందాం ఆ సమయంలో లో ఈ రెండు జనరేటింగ్ యూనిట్లు 1 మరియు 2 జనరేటర్లు మారుతాయి అయితే ఈ విలువలు స్థిరంగా ఉంచుతాం ఎందువలన అంటే ఇక అవి పెరగడానికి వీలులేదు ఈ సమయంలో లో ఈ రెండు యూనిట్లు కూడా λ బేస్ మీద పనిచేస్తాయి ఉదాహరణకు కు λ3 వచ్చి λ కు సమానం సరే మళ్లీ లోడ్ పెరుగుతుంది అనుకుందాం మీరు మీ లైన్ ని పైకి జరిపారు అనుకుందాం చివరకు అది Pg2max అని వస్తుంది ఆ సమయంలో అది λ4 అందువల్ల దీన్ని వద్ద Pg2max వద్ద Pg2 నీ సెట్ చేయాలి మీరు లోడ్ నీ పెంచారు అనుకున్నాం ఇంకా పెంచారు అనుకున్నాం ఈ యూనిట్ మాత్రమే తీసుకు వెళుతుంది దానిని పెద్ద విలువ వచ్చే వరకు మీకు ఈ విషయం అర్థమైంది అనుకుంటా ఇవే కనిష్ట లిమిట్ మరియు ఇవి λ బేసిస్ మీద ఆపరేట్ అవుతాయని అయితే ఇప్పుడు లోడ్ ని పెంచితే జనరేటర్ పెరగాలి మరియు λ పైకి జరగాలి అందువల్ల ఎప్పుడైతే అది మొదటి లిమిట్ ను తాగుతుందో అదే గరిష్ట యూనిట్ 3 తర్వాత ఇంకా మీరు లోడ్ ను పెంచితే ఏమి జరుగుతుంది ఈ రెండు యూనిట్లు కూడా ఒకటే సమయంలో λ బేసిస్ మీద ఆపరేట్ అవ్వడం జరుగుతుంది అయితే Pg3 విలువ Pg3max గా ఉంచాలి ఇంకా కూడా లోడ్ అనేది పెరుగుతూ ఉంటే అది λ4 వద్ద తాకుతుంది అదేమీ Pg2max ఇక్కడ కూడా మీరు ఏమి చెప్పాలి అంటే Pg2 Pg2max ఆ తర్వాత కూడా లోడ్ అనేది ఇంకా పెరుగుతూ ఉంటే ఈ యూనిట్ మాత్రమే దానిని పట్టించుకోవాలి ఎప్పుడు దాకా పట్టించుకోవాలి అంటే Pg1 Pg1max విలువ వచ్చే వరకు దాని అర్థం ఏంటంటే సహజంగా మీరు లాస్ ని పట్టించుకోకుండా మీ గరిష్ట లోడ్ని తీసుకోవడం అని Pg1max Pg2max Pg3max అనేది మీ మొత్తం గరిష్ట జనరేషన్ ఈ మొత్తం వచ్చి మొత్తం లోడ్ కు సమానం గుర్తుపెట్టుకోండి లాస్ ని మనం పట్టించుకోవడం లేదు అందువల్ల ఈ భాగం ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నాను అందువల్ల ఇదేమి చిత్రం 5 ఏదైతే అన్ని విషయాలు చెప్పాను అవి ఇక్కడ వివరించడం జరిగింది అందువల్ల నేను మళ్లీ చెప్పడం లేదు అందువల్ల నేను ఏదైతే చెప్పాను అది మీకు అర్థం అయింది అని అనుకుంటున్నాను ఇది గాని మీ దగ్గర ఉంటే మీరు ఒకసారి చదువుకోవచ్చు అదే నేను ఇక్కడ రాసింది అయితే మొత్తం మీకు నేను వివరించాను సరే తరువాత మనం ఇంకో ఉదాహరణ తీసుకుందాం అదే ఉదాహరణ 2 మరియు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి సరే ఒక పవర్ ప్లాంట్ కు రెండు జనరేటింగ్ యూనిట్లను పరిగణలోకి తీసుకొని పర్ MW కు ఇంక్రిమెంటల్ ఇంధనం ఖర్చు ఎలా ఇవ్వచ్చు అంటే dC1dPg10 18 Pg141మరియు dC2dPg20 36Pg232 రెండు యూనిట్లకు జనరేటర్ లిమిట్స్ ఇచ్చారు అవి 32 𝑀W≤𝑃𝑔1≤180 𝑀W మరియు 22 MW ≤ Pg2 ≤ 130 MW అంటే దీనర్థం తక్కువ శక్తి వచ్చి 32 22 54 MW అన్నమాట మీరు పిలిచే మీ కనిష్ట జనరేషన్ Pg1 Pg2 తీసుకుంటే అది 32 22 ఇవి రెండూ ఒకే సారి పని చేయడం మొదలు పెడితే అది తర్వాత చూద్దాం ఇది వచ్చి 180 మరియు 130 గరిష్టం వచ్చి 180 130 దానర్థం 310 MW అని దీని అర్థం ఏమిటంటే జనరేటర్ అనేది గరిష్ఠంగా 310 MW లోడ్ను సరఫరా చేయ గలదు మరియు దీనినే మనం కనిష్ట వైపు ఎలా పని చేస్తుందో చూద్దాం మీరు ఇప్పుడు Pg1 Pg2 మరియు λ యొక్క విలువలు లోడ్ వైవిద్యం 54 MW నుంచి 310 MW వరకు కనుగొనాలి మీరు రెండు జనరేటింగ్ యూనిట్లు ఒకేసారి పనిచేస్తున్నట్లు అనుకోవాలి అందువల్ల మీరు Pg1 Pg2 మరియు λ యొక్క విలువలులోడ్ వైవిద్యం 54 MW నుంచి 310 MW వరకు కనుగొనాలి32 22 54 MW సరే కనిష్ట లోడ్ తీసుకున్నాము నేను మీకు సమాచారం ఇచ్చాను 54 MW అని ఇప్పుడు ఇది ఎలా చేయాలి మీరు ఏమీ ఇచ్చారంటే Pg1min 32 MW అని ఇచ్చారు మరియు Pg1max 180 MW అయితే 1dC1dPg10 18 Pg141 ఈ 𝜆1𝜆2 వాస్తవంగా ఇచ్చారు ఇది 𝜆1 ఇది𝜆2 ఇవి రెండూ ఇచ్చారు అందువల్ల ఇది ఏమి అవుతుంది అంటే 1dC1dPg10 18 Pg141 Pg1Pg1min32 MW దగ్గర దానర్థం మీ 1 1min0 18 Pg1min41 మరియు Pg1min32 MW ఇక్కడ ప్రత్యాయ మానం చేయండి మనకు ఏమి వస్తుంది అంటే 𝜆1 𝜆1𝑚in46 ఇది ఒక యూనిట్ కి తర్వాత ఇప్పుడు ఎప్పుడైతే Pg1Pg1max180 MW అవుతుందో అప్పుడు గరిష్ట విలువ అందువల్ల ఏమవుతుంది అంటే 1 1max0 18 Pg1max41 సరే ఇక్కడ Pg1max180 MW ప్రత్యామ్న్యాయం చేస్తే మీకు 𝜆1 𝜆1𝑚ax73 40 𝑅s 𝑀Wℎ𝑟 అని వస్తుంది దాని అర్థం 𝜆1𝑚in46 76 𝑅s MWℎ𝑟 మరియు 𝜆1𝑚ax73 దీని లోపలే 𝜆 అనేది మారుతూ ఉంటుంది అదేవిధంగా గా యూనిట్ 2 కు 𝑃𝑔2𝑚in22 MW మరియు 𝑃𝑔2max130 𝑀W అందువల్ల 𝜆2 dc2dpg20 36pg232 ఇప్పుడు మొదట మీరు 𝜆1 𝜆1𝑚in0 36 𝑃𝑔2min32 పెట్టండి అయితే ఇక్కడ 22 మీరు ప్రత్యామ్న్యాయం చేస్తే మీకు ఏమి వస్తుంది అంటే 𝜆2 𝜆2𝑚in0 92 𝑅s 𝑀Wℎ𝑟 ఇదే మీ 𝜆2min అదేవిధంగా ఈ వ్యక్తీకరణలో మీరు 𝑃𝑔2𝑃𝑔2𝑚ax130 𝑀W పెట్టండి సరే అలా మీరు చేస్తే తరువాత 𝜆2𝜆2𝑚ax0

సరే దాని అర్థం ఏంటంటే చిట్టచివరి పాయింట్ ఏంటంటే చూడండి ఇప్పుడు మనం 𝐼𝐶 1𝐼𝐶 2 అనే రెండు రేఖలను గీశాము ఇది వచ్చి IC1 కు మరియు ఇది వచ్చిIC2 కు అందువల్ల అసలు IC2 వచ్చి ఇది అవుతుంది 𝑃𝑔2min22 𝑀W అని నేను ఇక్కడ రాశాను మరియు ఇది వచ్చి ఇక్కడ 39 92 దగ్గరగా 40 అందువల్ల అది ఇక్కడ నుంచి ప్రయాణిస్తుంది మరియు మీరు పిలిచే గరిష్ట విలువ IC2 వచ్చి 130 𝑀W మరియు మీ గరిష్ట విలువ వచ్చి 𝐼𝐶 2 అది 78 8 దగ్గరగా 80 78 8 𝜆 విలువ ఈ పక్కన వచ్చి 𝜆 ఈ మరియు అదే విధంగా మీ 𝑃𝑔1𝑚in32 𝑀W అది వచ్చి 30 కు దగ్గరగా ఉంది అంటే 32MW మరియు దాని కనిష్ట 𝜆 విలువ 46 అందువల్ల అది ఇక్కడ నుంచి మొదలు పెడుతుంది మరియు దాని విలువ 𝑃𝑔1𝑚ax180 𝑀W అది ఎక్కడ దాకా వెళుతుంది మరియు రేఖా చిత్రం ద్వారా అది 73 4 ఈ 𝜆 విలువ దీని దగ్గర ఎంత అంటే73 ఈ విధంగా 𝐼𝐶 1𝐼𝐶 2 గీశాము మరియు ఇది మీది మరియు 𝑃𝑔1min చూపించారు𝑃𝑔2min చూపించారు𝑃𝑔1max ఎక్కడ ఉంది𝑃𝑔2max ఇక్కడ ఉంది మరియు 𝜆 యొక్క కనిష్ట మరియు గరిష్ట విలువలు సాధించాం దీని ప్రకారం ఇవి రెండూ మీ IC రేఖలు ఇది వచ్చి సరళరేఖ ఇది మనం గీశాము అందువల్ల ఈ ప్రక్క మొత్తం అవుట్ ఈ పక్క వచ్చి ఔట్పుట్ పవర్ MW ఈ ప్రక్క వచ్చి ఔట్పుట్ పవర్ MW మరియు ఇది మీ 𝜆 మరియు ఇది మీ పెరుగుతున్న ఖరీదు రేఖలు సరే నేను మళ్లీ చెప్తున్నాను 𝑃𝑔2𝑃𝑔2min22 𝑀W దీనికి సంబంధించి 𝜆 విలువ మనకు ఎంత వచ్చింది అంటే 39 92 ఇది మనకు వచ్చింది మరియు 𝑃𝑔2𝑃𝑔2𝑚ax130 𝑀W మీకు ఆ విలువ ఎంత వచ్చింది అంటే 𝜆78 అందువల్ల తదనుగుణంగా కలిపే సరళరేఖ గా వస్తుంది అందువల్ల తదనుగుణంగా మీరు ఈ రెండు బిందుదవులని కలపండి అయితే ఇక్కడ 𝑃𝑔222 𝑀W 𝜆39 అది ఎప్పుడైతే 130 అవుతుందో 𝜆78 8 అవుతుందో అది ఇంకో బిందువు అయితే మీరు అదే విధంగా IC1 కు చేయండి ఎప్పుడంటే మీకు 𝑃𝑔132 మరియు 𝜆46 76 తెలిసినప్పుడు అది ఎప్పుడైతే 180 అవుతుందో మరియు మీకు ఎప్పుడైతే 𝜆73 4 అది తెలుస్తుందో మీరు ఈ రెండిటినీ కలపండి అప్పుడు మీకు ఈ రేఖలు వస్తాయి అందువల్ల ఇవేమీ IC1 మరియు you IC2 లక్షణాలు ఇది మొదటి విషయం ఇది మీరు చేయాల్సింది ఒకసారి మీరు అది చేస్తే ఇక్కడ చూడండి మనం అది ఎలా చేస్తామో అందువల్ల 𝑃𝑔1 అనేది 32 𝑀Wవద్ద స్థిరంగా ఉంది మరియు 𝑃𝑔2 వచ్చి 22 𝑀W వద్ద స్థిరంగా ఉంది అందువల్ల మొత్తం లోడ్ వచ్చి 322254 𝑀W ఈ లోడ్ అనేది మారుతూ ఉంటుంది అది ఎలా ఇస్తారు అంటే 54−310 𝑀W ఇప్పుడు చూడండి 𝜆1𝑚in46 76 మరియు 𝜆2𝑚in39 92 అంటే దీనర్థం 𝜆2𝑚in𝜆1min మళ్లీ దీని అర్థం ఏంటంటే ప్లాంటు లోడు ఎప్పుడైతే 54 MW కంటే పెరుగుతుందో అప్పుడు లోడు పెరుగుదల అనేది జనరేటర్ 2 తీసుకుంటుంది అది ఎప్పటి దాకా అంటే రెండు యూనిట్లు కి 𝜆46 76 వచ్చేవరకూ అంటే దీని అర్థం ఏంటంటే ఇదే మీరు పిలిచే మీ IC2 మరియు ఇదే మీ IC1 మరియు చిన్న విలువ వచ్చి 39 ఇప్పుడు మీరు 𝜆 విలువ పైకి పెంచితే ఆ సందర్భంలో ఏమౌతుంది అంటే అది 46 76 ఇది వచ్చే వరకూ అంటే ఇది ఏమిటంటే మీరు పిలిచే ప్లాంట్ లోడ్ 54 MW కంటే పెరిగిందని నా ఉద్దేశం ఏమిటంటే దాని మొత్తం వచ్చి 54 MW మరియు లోడ్ పెరుగుదల అనేది జనరేటర్ రెండు తీసుకుంది అని అంటే దీని అర్థం ఏంటంటే ఇది జనరేటర్ 2 తీసుకుందని అయితే ఎప్పటిదాకా అంటే λ అనేది 46 76 వచ్చేవరకూ అయితే అది ఇక్కడ వస్తుంది అందువల్ల ఈ విధంగా మీరు దానిని IC2 గా పిలుస్తారు దాని విలువ IC239 అయితే ఈ సమయంలో మీరు 𝜆 ఇక్కడకు వచ్చేదాకా పెంచుకుంటూ పోతే మీరు పిలిచే లోడ్ పెరుగుదల జనరేటర్ 2 తీసుకుంటుంది అది ఎప్పటి దాకా అంటే అవి రెండిటికీ 𝜆 విలువ 46 76 వచ్చేవరకు ఇది 𝜆𝜆246 76 దీనర్థం ఇది మీ 0 76 అయితే ఎప్పుడు అయితే 𝜆46 76𝑃𝑔241 𝑀W అవుతుందో దాని అర్థం 𝜆𝜆146 𝑃L324173 𝑀W దానర్థం 39 ఎందుకంటే అది వచ్చే వరకు తప్ప ఇక్కడ 𝜆2 ని పెంచుకుంటూ పోతే అది ఇక్కడ దాకా రాదు అంటే దాని అర్థం ఏంటంటే ఈ Pg2 అనేది మీ జనరేటర్ 2 అది ఈ లోడ్ ని తీసుకోవాలి అది ఎప్పటి దాకా అంటే 46 7 వచ్చేవరకు ఎందువలన అంటే అది సమానమైన 𝜆 బేస్ అయితే మీరు 𝜆 ని 46 76 వచ్చేవరకు జరిపితే ఈ IC2 మాత్రమే శక్తిని ఉత్పత్తి చేయాలి ఎందువల్ల అంటే ఇది స్థిరంగా ఉంది కాబట్టి ఆ సమయంలో 32 MW అయితే ఇక్కడ ఈ సందర్భంలో ఏం జరుగుతుంది అంటే 39 అయితే 𝜆0 36 𝑃𝑔232 దీని అర్థం ఏమిటంటే 𝑃𝑔2 𝑃𝑔1𝑚in అనేది మొత్తం లోడు అంటే దీనర్థం మీరు పిలిచే 𝑃𝑔2𝑃L−32 అని అని అంటే ఇక్కడ విషయం ఏమిటంటే 𝑃𝑔1𝑚in32 అయితే 𝑃𝑔2𝑃L−32 అందువల్ల ఈ Pg2 ఇక్కడ ప్రత్యామ్నాయం చేస్తే మీకు 𝜆0 48 వస్తుంది ఇదే మీ సమీకరణం 3 అయితే ఈ సమీకరణం 3 54≤𝑃L≤73 కి చెల్లుతుంది అంటే దాని అర్థం లోడ్ ఉన్నప్పుడు ఇది చెల్లుతుంది ఇది కనిష్ట లోడ్ మరియు ఇది 73 కంటే తక్కువ ఉండాలి అంటే దాని అర్థం మొత్తం లోడ్ వచ్చి 73 అని అయితే మనమేం చేస్తున్నామంటే 𝑃𝑔21𝑚in వచ్చి మొత్తం లోడ్ PL అని𝑃𝑔2𝑃L−32 అయితే మీ Pg2 ఇక్కడ ప్రత్యామ్నాయం చేయండి మీరు అలా చేస్తే మీకు ఏమి వస్తుంది అంటే మీరు పిలిచే 𝜆46 అయితే నేను ఇంతకుముందు మీకు లిమిటెడ్ గురించి చెప్పాను మీ లిమిట్ మీది అయినా అంతవరకూ మీరు ఈ ఉదాహరణను కనిష్ట లిమిట్ తో ప్రారంభించండి అందువల్ల ఇదేమీ IC1 ఇదేమీ IC2 అది ఈ బిందువు వరకు వచ్చే వరకు అదే మీరు పిలిచే IC2 మరియు IC1 మీ IC2 అనేది జాగ్రత్త తీసుకోవాలి ఇప్పటిదాకా అంటే లోడ్ అనేది 𝜆 కు సమానం అయ్యేవరకు అంటే ఎక్కడి దాకా అంటే 46 76 ఎందువల్ల అంటే అది ఇక్కడ 32 MW కనిష్టం దగ్గర స్థిరంగా ఉంటుంది దానిని మీరు IC1 గా పిలుస్తారు అందువల్లే ఇది ఈ లోడ్ కి తర్వాత ఎప్పుడైతే మీరు లోడ్ ని 73 కంటే పెంచుతారో అప్పుడు ఏం జరుగుతుంది అలా ఉండండి చూద్దాం ఇప్పుడు అందువల్ల Pg1 అనేది 32 MW వద్ద స్థిరంగా ఉంటుంది మరియు Pg2 అనేది స్థిరంగా ఉంటుంది మీరు దీనిని వెంటనే ఒక నిమిషం అలా ఉండండి తర్వాత వచ్చే లోడ్ షేరింగ్ ఈ లోడ్ షేరింగ్ తరువాత ఈ బిందువు తర్వాత ఎప్పుడైతే 𝜆46 76 అవుతుందో మరియు 𝜆 బేస్ ఎప్పుడైతే సమానం అవుతుందోఎప్పుడైతే అది తన గరిష్ట లిమిట్ 180 MW చేరుకుంటుందో అప్పటి దాకా కొనసాగించాలి అంటే దాని అర్థం ఏంటంటే ఇప్పటిదాకా అది సమానమైన 𝜆 బేస్ మీద వచ్చింది అది 46 ఇంకా కూడా మీరు 𝜆 పెంచవచ్చు ఎప్పటిదాకా పెంచవచ్చు అంటే 𝐼𝐶 1180 𝑀W వరకు మరియు ఈ సమయంలో ఈ 𝜆 విలువ అదేమీ 𝜆1 గరిష్ట విలువ 𝜆173 4 ఎందువలన అంటే మీరు ఈ 𝜆 రేఖ ని పైకి జరుపుతూ ఉన్నారు ఎందువలన అంటే మీరు అది పెంచితే అది పైకి జరుగుతుంది మరియు అది ఎప్పుడైతే దీనికి 73 4 అవుతుందో అది గరిష్ట విలువ వచ్చి 180 MW దీని అర్థం ఏంటంటే దానిని మీరు 𝜆 బేస్ మీద తీసుకువెళ్లారు అది ఇప్పుడే మనం చూసాము అవునా అందువల్ల జనరేటర్ 1 దాని గరిష్ట విలువ 180 MW నీ చేరుకుంది అక్కడ 𝑃𝑔1 𝑃𝑔1𝑚ax అవుతుంది అది వచ్చి 180 MW ఆ సమయంలో 𝜆1𝑚ax73 అందువల్ల 46 76 మరియు 73 4 మధ్యలో ఉంటే 𝜆0 18 𝑃𝑔1 41 అవుతుంది దీన్నిబట్టి మనకు ఏం అర్థమవుతుంది అంటే ఖరీదు లక్షణాలు ఇచ్చినట్టు అని అంతేకాకుండా రెండవది వచ్చి దేనికంటే 𝜆0 36 𝑃𝑔232 ఎందుకంటే ఈ లిమిట్ మధ్యలో ఈ మధ్యలో లో 46 76 మరియు 73 4 అవి సమానమైన 𝜆 బేసిస్ మీద పనిచేస్తాయి అందువల్ల ఇక్కడ కూడా 𝜆 వచ్చి దీనికి సమాధానం ఇక్కడ కూడా 𝜆 సమానం ఇదే నేను మీకు సూచించే సమీకరణం 4 సమీకరణం 5 ఇప్పుడు మీరు ఏం చేస్తారు అంటే ఈ సమీకరణాన్ని2 తో పెంచండి సమీకరణం 4లో ఇది ప్లస్ సమీకరణం 5 అయితే తర్వాత ఏం వస్తుంది అంటే 2𝜆1𝜆 3 λ0 36𝑃𝑔232 అది సమీకరణం 6 మనం చేసినది అయితే 𝑃𝑔1𝑃𝑔2 వచ్చి మొత్తం లోడు అయితేPL లాస్ ని పట్టించుకోము ఇక్కడ లాస్ ని తరువాత చూస్తాం అందువల్ల ఇక్కడ మీరు 𝑃𝑔1𝑃𝑔2PL ప్రత్యాయ మానం చేయండి ఇక్కడ ప్రత్యామ్న్యాయం చేస్తే మీకు ఏం వస్తుంది ప్రయాణం చేస్తే మరియు అలా ఉండండి మరియు మీరు ఈ ప్రత్యామ్నాయాన్ని విభజన చేయండి మరియు 3 తో విభజన చేయండి ఎందువల్ల అంటే ఈ వైపు ఉండేది 3𝜆 అందువల్ల ప్రత్యామ్న్యాయం చేయండి మరియు మూడు తో విభజించండి అప్పుడు మీకు ఏమి వస్తుంది అంటే 𝜆0 12 PL38 ఇదే మీ సమీకరణం 8 ఇప్పుడు ఎప్పుడైతే 𝜆73 4 అందువల్ల ఇదే చివరి విలువ 73 4 దీనికి ఇదే చివరిది ఎందుకంటే ఇదే IC యూనిట్ 1 యొక్క గరిష్ట విలువ అయితే ఆ సందర్భంలో మీకు ఏమి వస్తుంది అంటే PL295 MW అయితే ఒకవేళ PL295 MW అయితే లోడ్ ఇది అనేది 73 మరియు 295 మధ్యలో ఉంటుంది ఎందుకంటే ఇంతకు ముందు మనం చూశాం మనం ఏమి చూశాము అంటే 54 మరియు 73 మధ్యలో ఇప్పుడు వచ్చి అంతకుమించి చూస్తున్నాం అది 73 మరియు 295 మధ్యలో అయితే నన్ను ఒక విషయం చెప్పనీయండి ఇక్కడ వచ్చి మీ Pg1 కు గరిష్ట విలువ 180 MW అంటే దాని అర్థం Pg2 ఎంత అవుతుంది Pg2 అనేది 115 MW ఎందుకంటే ఇక్కడదాకా ఇక్కడదాకా అది వెళ్ళిపోయింది అది వచ్చి 73 కనుక అది గరిష్టం అది వచ్చి 180 మరియు PL కూడా గరిష్టం ఇది కూడా ఈ పరిధిలో వెళ్ళింది ఈ పరిధి అంటే మీ 𝜆 విలువలు 46 76 మరియు 73 4 మధ్యలో అదేమీ లోడ్ అది ఎంత అంటే 195 అయితే అది 180 MW లిమిట్ ను తాకింది అందువల్ల Pg2 జనరేషన్ వచ్చి 295 180 అందువల్ల అది 115MW తర్వాత దానిని నేను టేబులర్ ఫార్మ్ లో ఉంచాను ఇప్పుడు ఈ కోన దాటి జనరేటర్ 2 మాత్రమే దీని తర్వాత 𝜆 ని పెంచుకుంటూ పోతే ఇది దాని పరిధిని తాకుతుంది అందువల్ల దానిని 180 MW వద్ద స్థిరంగా ఉంచాలి దానిని 180 MW వద్ద స్థిరంగా ఉంచాలి మరియు తర్వాత ఆ 𝜆 నీ పెంచాలి అయితే ఇప్పుడు మిగతా లోడ్ మాత్రమే తీసుకున్నాం అది యూనిట్ 2 జనరేటర్ 2 తీసుకుంది అందువల్ల అది ఎక్కడి నుంచి వెళ్తుంది అంటే 𝜆73 4 నుంచి 78 8 అందువల్ల ఈ సందర్భంలో ఈ 𝜆 అనేది యూనిట్ 2 కి అది వచ్చి 0 36 𝑃𝑔2 32 దీనిని సమీకరణం 9 అనుకోండి అయితే ఇది ఎప్పుడైతే దాని పరిధి Pg2 ని తాకుతుందో అది మీ గరిష్ట Pg2 అదేమీ మీ130 మీ MW ఇది ఇది వచ్చి 𝑃𝑔2130 MW అయితే ఈ సందర్భంలో ఏం జరుగుతుంది 21axPL అవుతుంది ఎందువల్లనంటే ఇది ఆ సమయంలో 180 మెగావాట్లు చేరుకుంది అందువల్ల 𝑃𝑔21ax𝑃L అయితే తే𝑃𝑔2PL−1axPL−180 ఈ 𝑃𝑔2PL−180 ను ఆ సమీకరణంలో ప్రత్యామ్నాయం చేయండి ఇక్కడ అలా ఉండండి ఇక్కడ మీరు 𝑃𝑔2PL−180 ప్రత్యామ్నాయం చేయాలి ఎందువలన అంటే యూనిట్ 1 కి 180 అనేది స్థిరంగా ఉంటుంది అందువల్ల మీకు ఏమి వస్తుందంటే 𝜆 0 8 అందువల్ల లోడ్ పరిధి అనేది 295 మరియు 310 మధ్యలో ఉంటుంది ఎందుకంటే గరిష్ట లోడ్ విలువ 310 కాబట్టి అయితే మీరు 180130 కూడితే మీకు వచ్చేది 310 అయితే అది వచ్చి 295 మరియు 310 మధ్యలో ఉంటుంది దాని అర్థం మీకు వచ్చే చివరి విలువ 15 MW ఇదే మీరు పిలిచే జనరేటర్ 2 సరఫరా చేయవలసి ఉంటుంది అయితే దీని అర్థం ఏమిటి అంటే అది మీరు చెప్పిన నేను చెప్పినా ఎవరు చెప్పినా ఇది 𝜆 ఇదే 𝜆 కు మరియు లోడ్ కు సంబంధం ఇస్తుంది అంటే దాని అర్థం ఏంటంటే మీరు గాని ఒకసారి సంగ్రహిస్తే లోడ్ వచ్చి 54≤PL≤73 మధ్యలో ఉంటుంది 48 వచ్చి 73≤PL≤295 మధ్యలో ఉంటుంది మరియు 𝜆0 12 PL38 వచ్చి 295≤PL≤310 మధ్యలో ఉంటుంది 80 అది కూడా ఇలాగే 1 దాని అర్థం ఏంటంటే మొదట మీరు ICs గీయ్యాలి అది ఎలా గీయాలో నేను చెబుతాను మరియు తదనుగుణంగా మరియు తదనుగుణంగా మీరు 𝑃𝑔132 ని చూడాలి మరియు మీరు పిలిచే 𝑃𝑔222 MW నీ కూడా తదనుగుణంగా చూడాలి అయితే మీరు ఎప్పుడు దాకా చూడాలి అంటే 46 76 వచ్చే వరకు అయితే Pg2 ఈ లోడ్ దృష్టి జాగ్రత్త వహించాలి ఇప్పటిదాకా జాగ్రత్త వహించాలి అంటే అది 𝜆 బేసిస్ కు సమానం అయ్యేంతవరకు అయితే ఈ రెండు రేఖా చిత్రాలను మనం గీస్తాము మరియు దశ దశగా ఉదాహరణ 39 92 నుంచి 46 76 వరకు గీస్తాము అది గాని పైకి వెళితే దాని అర్థం ఏంటంటే ఇక్కడ నుంచి ఇక్కడికి రెండు యూనిట్లు పని చేస్తాయి అప్పటిదాకా అంటే దాని విలువ గరిష్ట విలువ వచ్చేంతవరకు ఆ విలువ ఎంత అంటే 73 4 మరియు దీని తర్వాత వేరే యూనిట్ ఉంది అయితే దీన్ని దాటి యూనిట్ 2 పనిచేస్తుంది అందువల్ల మీరు తదనుగుణంగా ప్రత్యాయ మానం చేయాలి ఆ తర్వాత మీకు వచ్చిన విలువలను అందులో ఉంచండి మరియు ఆ సమీకరణాలను సాధించండి నా ఉద్దేశ్యం ఏంటంటే 𝜆 వర్సెస్ లోడ్ అని అందువల్ల ఇదంతా మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను మీకు ఏదైనా సమస్య ఉంటే నాకు రాయండి నేను నీకు చెబుతాను అయినను మీరు కొంచెం జాగ్రత్తగా వినండి మరియు నేను చెప్పినది విని జాగ్రత్తగా సమస్యలను సాధించండి అది మనకి చూడడానికి బాగుంటుంది ఇప్పుడు ఒక పట్టిక లాగా తయారు చేసుకుంటే అయితే 𝜆39 92 Pg1 స్థిరంగా ఉంటుంది ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి ఈ చిత్రాన్ని అక్కడ Pg1 అనేది స్థిరంగా ఉంది ఎందువల్లనంటే అది 32 MW ఎందుకంటే ఇది జనరేట్ చేసే బాధ్యత తీసుకోవాలి కాబట్టి ఎప్పటి దాకా అంటే 46 76 వచ్చేవరకు అయితే అది వచ్చి 𝜆 39 2 𝑃𝑔1 విస్తారంగా ఉంది దాని కనిష్ట పరిధి వచ్చి 32 𝑃𝑔222 అయితే 54 అవునా ఇప్పుడు అది ఎప్పుడైతే 𝜆42 𝑃𝑔1 స్థిరంగా ఉంటుందో అప్పుడు Pg2 అనేది పవర్ ను ఉత్పత్తి చేయాలి ఎందువలన అంటే మీరు ఇక్కడి నుంచి పెంచుకుంటూ పోతారు అది ఇప్పటిదాకా అంటే 46 76 వచ్చేవరకు అదే కదా మీరు పిలిచే Pg2 అదే P జనరేటర్ 1 అది ఉత్పత్తి చేయలేదు అది తీసుకోండి అయితే అందువల్ల ఎప్పుడైతే 𝜆42 అవుతుందో Pg1 వచ్చి 32 దగ్గర ఉంటుంది అయితే Pg2 ఆ సమయంలో 27 78 సమీకరణాన్ని సాధిస్తే అంతా కూడా మనకు ఏమి వస్తుంది అంటే 59 ఎప్పుడైతే మనకు 46 76 వస్తుందోPg1 వచ్చి 32 దగ్గర నిలబడిపోతుంది ఆ సమయంలో ఎప్పుడైతే 𝜆46 76 అవుతుందో 𝑃𝑔241 అవుతుంది మరియు మొత్తం వచ్చి 73 అదేవిధంగా ఎప్పుడైతే 𝜆 50 70 73 4 ఆ పరిధి వరకు అవుతుందో నాకు 73 4 వచ్చింది ఆ𝑃𝑔1 50𝑃𝑔250 PL100 అవుతుంది మరియు అది ఎప్పుడైతే 70161 66 అవుతుందో మొత్తం PL వచ్చి PL𝑃𝑔1𝑃𝑔2 అవుతుంది ఎప్పుడైతే అది 73 4 అవుతుందో Pg1 అనేది స్థిరంగా ఉంటుంది మరియు 115 Pg2 మొత్తం 295 ఇప్పుడు దీని పరిధి దాటితే యూనిట్ 2 మాత్రమే ఆ లోడ్ కు జాగ్రత్త వహిస్తుంది ఇది దాని ని పెంచుకుంటూపోండి అది గరిష్ట విలువ వచ్చేవరకు అందువల్ల నేను మూడు విలువలు 757778 8 తీసుకున్నాను అయితే ఇక్కడ Pg1 అనేది స్థిరంగా ఉంది ఎందువల్ల అంటే అది దాని పరిధిని తాకింది అందువల్ల Pg1 అనేది 180180180 మరియు ఆ తర్వాతనే మీరు Pg2 సాధించాల్సి ఉంటుంది అది 199 44125 మరియు 78 8 మొత్తం మీద 310 అయితే 𝜆75 వద్ద 299 44 ఎప్పుడైతే 𝜆75 అవుతుందో PL305 మరియు మీరు పిలిచే మొత్తం 310 అయితే Pg2 అనేది దాని గరిష్ట విలువ 130 ను చేరుకుందిPL310 అయితే ఈ విధంగా నేను పట్టికను తయారుచేసి మీకు అర్థమయ్యే విధంగా ఇచ్చాను అయితే ఇక్కడ రెండు యూనిట్లు మాత్రమే తీసుకున్నాము మీరు ఎక్కువ తీసుకుంటే మీరు సాధించడానికి కష్టమవుతుంది ఇవన్నీ మనం క్యాలిక్యులేటర్ లో చేయాలంటే కష్టమవుతుంది అందువలన దీని బదులు మనం ఇటిరేటు పద్ధతి కి వెళ్తాము అయితే ఈ రేఖా చిత్రము ఏవైతే విషయాలన్నీ ఉన్నాయో అవన్నీ మీకు అర్థమైతే చాలు అయితే ఆధారంగా ఇది IC2 మళ్లీ చెప్తున్నాను ఏదైతే లోడ్ పెరుగుతూ పోతుందో అది IC2 తీసుకుంటుంది అయితే ఇక్కడ Pg1 అనేది 46 76 వచ్చే వరకు స్థిరంగా ఉంటుంది ఆ తర్వాత IC1 కూడా IC2 తో కలిసి 𝜆 బేసిస్ ను సమానం చేస్తాయి అది ఇప్పటికీ 73 4 అదే దాని గరిష్టం ఆ తర్వాత మీరు పెంచుకుంటూ పోతే అది IC2 తీసుకుంటుంది